డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ నిర్మాణాన్ని పరిశీలిస్తాము కాబట్టి మనము నిల్వతో ప్రారంభిస్తాము కావున ప్రత్యేకంగా మనము వివిధ భౌతిక నిల్వ మాధ్యమాలను చూడాలనుకుంటున్నాము కాబట్టి ఇప్పటివరకు మనము డేటాబేస్ డిజైన్ మరియు తృతీయ నిల్వ పరంగా ఇది ఒక మంచి ఎంపిక కావున ఈ అంశాలను మనము త్వరగా కవర్ చేస్తాము మొదట భౌతిక నిల్వ మాధ్యమం యొక్క అవలోకనాన్ని తీసుకుందాం మీ అందరికీ ఈ అన్ని భాగాలు తెలుసని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కానీ ఇది డేటాబేస్ అప్లికేషన్కు రూపాయిలు లాంటిది

కావున డేటా కావచ్చు అవి కూడా అస్థిరత కలిగివుంటాయి భౌతిక నిల్వ పరంగా ఖచ్చితంగా నిల్వ యొక్క ప్రారంభ స్థానం CPU లో నమోదు చేయబడుతుంది మనము దాని గురించి మాట్లాడటం లేదు ఎందుకంటే అవి ప్రధానంగా తాత్కాలిక గణనల కోసం ఉద్దేశించినవి కాబట్టి డేటా ద్వారా నిర్వహించబడుతుంది

కాష్ అవుతుంది మొత్తం డేటా పోతుంది విద్యుత్ వైఫల్యంలో డేటా మనుగడ సాగించే ఫ్లాష్ మెమరీను ఒక ప్రదేశంలో ఒక్కసారి మాత్రమే వ్రాయవచ్చు కానీ మీరు దాన్ని మళ్ళీ చెరిపివేయవచ్చు కావున ఇది ప్రధాన మెమరీ ని ఉపయోగిస్తాయి అప్పుడు మనకు మాగ్నెటిక్ డిస్క్ను ఏదైనా ఏకపక్ష క్రమంలో చదవడం సాధ్యమవుతుంది ఇది ఇక్కడ ఉన్న సీరియల్లను తట్టుకోగలదు ఎందుకంటే ఇది అయస్కాంతం అవుతుంది డిస్క్ విఫలమైతే రికార్డింగ్ ఎప్పటికీ ఉంటుంది అది డేటా మరలిపోతుంది కానీ అలాంటి పరిస్థితి సాధారణంగా ఉండదు జూక్ బాక్స్ సిస్టమ్స్ తొలగించబడే మీడియా అప్పుడు మీకు టేప్ స్టోరేజ్ కానీ పేరు సూచించినట్లుగా ఇది టేప్ అని చెప్పవచ్చు ఇది సరళ పరికరం కాబట్టి సీక్వేంషీయల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీరు 6 వ రికార్డ్ చదవాలనుకుంటే మీరు 1 నుండి 5 వరకు రికార్డును దాటవేయాలి కానీ ఇది చాలా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది సాధారణంగా ఇది నెమ్మదిగా ఉంటుంది కానీ చాలా ఎక్కువ వాల్యూమ్ నిల్వ కోసం ఉపయోగపడుతుంది ఇది పెద్ద మాధ్యమం కాబట్టి ఇది ప్రాథమిక నిల్వ హైరార్కీ లను తొలగించి వేరే చోట పెట్టవచ్చు కాబట్టి మాగ్నెటిక్ డిస్క్ను త్వరగా పరిశీలిద్దాం ఒక సాధారణ మాగ్నెటిక్ డిస్క్ ఎలా ఉంటుంది ఇవి వేర్వేరు సిలిండర్లులను కలిగిఉంటాయి మీరు చూడగలిగినట్లుగా ఈ విధంగా వెనుకకు ముందుకు పనిచేస్తాయి మరియు అవి రావచ్చు మరియు అవన్నీ సమాంతరంగా వేర్వేరు డిస్కు చేస్తూనే ఉంటాయి కాబట్టి ఇది అయస్కాంతం యొక్క విలక్షణ నిర్మాణం మీరు ప్రత్యేకంగా డిస్క్ ల భాగాలుగా విభజించబడింది కాబట్టి ఇవన్నీ వేర్వేరు భాగాలు మరియు ఒక సమయంలో హెడ్ అటువంటి సెక్టార్ న్ని చదవగలదు వీటిని రేఖాగణిత రంగాలు అంటారు మరియు మీరు చూడగలిగే స్థూపాకార వలయాన్ని ట్రాక్ అని పిలుస్తారు మరియు మనము తరచుగా బ్లాక్ ఆఫ్ డేటా గురించి మాట్లాడుతాము కాబట్టి ఇక్కడ సాధారణ సంఖ్యల తో ఈ వేర్వేరు యూనిట్ల పరిమాణాలు ఎలా మారుతాయో చూద్దాము కాబట్టి ప్రారంభ తరం డిస్క్లకు వ్రాయబడుతుంది మరియు అలా చేయడం కోసం దాని కోసం యంత్రాంగం ఏమిటో మనం చూస్తాము మరియు మనకు డిస్క్ ప్రమాణాలు ఉన్నాయి ఇవి SAN మరియు NAN విలక్షణమైన నిల్వలు అని మనము ఇప్పుడే ప్రస్తావిస్తాము కాబట్టి మీరు ఈ నిబంధనలను చూస్తే మనము వేరే వివరాల హార్డ్వేర్లకు చాలా సాధారణమైన నిల్వలు ఇప్పుడు ప్రాథమిక ప్రశ్న ఏమిటంటే డిస్క్ల స్థానంలో ఉంచబడిందని మనం చూశాము కాబట్టిప్లాటర్ లో ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది మొత్తం ట్రాక్ వద్ద ఉంది ఇది ఒక రకమైన వృత్తం కాబట్టి ఇది వృత్తం యొక్క ఒక భాగంలో ఉండవచ్చు మరియు వాస్తవ డేటా వృత్తం యొక్క వేరే భాగంలో ఉన్న ఒక సెక్టార్ ఏమిటో మీరు చూడాలి డేటాబేస్ వ్యవస్థలో మనకు సంబంధించిన ఇతర పనితీరు కొలతను MTTF అంటారు ఇది వైఫల్యానికి సగటు సమయం ఎందుకంటే మీకు తెలిసిన డేటాబేస్ వ్యవస్థలు నిరంతర డేటాతో వ్యవహరిస్తున్నాయి కాబట్టి డేటా ఉనికిలో ఉండాలి మరియు అందువల్ల మనము డేటాను ఉంచే డిస్క్ యొక్క రెండు వైఫల్యాలను వరుస వైఫల్యాలుగా పరిగణనలోకి తీసుకుంటే వాటి మధ్య గడిచిన సమయం సగటున ఇప్పుడు ఎంత కాబట్టి మనం చెబితే సాధారణంగా ఈ రోజు మనం సాధారణంగా 3 నుండి 5 సంవత్సరాలలో ఉపయోగించే ఈ మాగ్నెటిక్ డిస్క్ యొక్క వైఫల్యానికి సమయం అని అర్ధం కొత్త డిస్క్లు ఇస్తే వాటిలో సగటున ప్రతి పన్నెండు వందల గంటలకు విఫలమవుతాయి కాబట్టి ఇది డిస్క్ పాతది కావడంతో MTTF ఖచ్చితంగా తగ్గుతుంది ఇది వయస్సుతో తగ్గుతుంది కాబట్టి అవి చేయాల్సిన దానికంటే త్వరగా విఫలమవుతాయి డేటాతో ఉపయోగించబడదు ఈ అన్నిటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ రోజు ఉపయోగించే సాధారణ బ్లాకుల ఒక యూనిట్ అని మనము పరిశీలిస్తాము వీటిని ఒకేసారి పొందవచ్చు మరియు ఇది ప్రాథమిక సమాచార నోడ్ల గురించి సమాచారం నిర్వహించబడుతుంది మీరు మీ డిస్క్ హెడ్ను ఎలా కదిలిస్తారనే దానిపై ఇది మరిన్ని వివరాలను ఇస్తుంది కాబట్టి ఇది మరింత ముందస్తు సమాచారం అని నేను దాటవేస్తాను బ్లాక్ యాక్సెస్లో విస్తరించి ఉంటుంది కాబట్టి వాస్తవానికి డేటా చేస్తాయి

ఆప్టిమైజ్ బ్లాక్ యాక్సెస్ను వ్రాయడానికి మీకు భ్రమణ జాప్యం అవసరమయ్యే సమయం కావాలి అప్పుడు మనము డేటా బదిలీ చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు కొంత వ్రాయడానికి ప్రయత్నిస్తుంటే మీరు నిజంగానే మరొక ఎంపికను తీసుకోవచ్చు మీరు దానిని బఫర్కి తీసుకెళ్లవచ్చు మరియు దానిని వ్రాయండి లేదా డిస్క్ ఉపయోగించబడుతుంది కాబట్టి విద్యుత్తు శక్తి విఫలమైనప్పటికీ సరైన బఫర్కు వ్రాశాను అని చెప్తున్నారు కాబట్టి ఒక వైఫల్యం ఉంటే మీరు లాగ్ పరంగా నిర్వహించబడుతుంది ఈ రోజుల్లో మీరు ఫ్లాష్ నిల్వ చాలా సాధారణం దానిపై కొన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనము ప్రాథమిక నిల్వ హైరార్కీ పరంగా నియంత్రించే పారామితులు ఏమిటి So the disk organization that manage a large number of disk but the view that you get you do not get to see the multiple disk you get to see a single disk కాబట్టి పెద్ద సంఖ్యలో డిస్క్ సంస్థ మీకు లభించే వీక్షణ మీకు ఒకే డిస్క్ను చూడటానికి కానీ బహుళ డిస్క్ను చూడదు కాబట్టి దీని ద్వారా మీరు చాలా ఎక్కువ సామర్థ్యాన్ని మరియు అధిక వేగాన్ని సృష్టించవచ్చు మీకు బహుళ డిస్కులు ఉన్నందున మీరు ఒక డేటాలను ఉంచుతుంది మరియు RAID తరచుగా చాలా ప్రసిద్ది చెందింది కాబట్టి మొదట RAID వాస్తవానికి రూపకల్పన చేయబడినప్పుడు చవకైనది ఇది చవకైన ఒక డిస్క్ శ్రేణి కానీ ఇప్పుడు అది ప్రత్యేకంగా ఖర్చు కాదు మనము RAID కోసం వెళ్ళే ప్రాథమిక అంశం కాదు కాని మనము అధిక సామర్థ్యం గల అధిక వేగం మరియు అధిక విశ్వసనీయత కోసం RAID కోసం వెళ్తాము కాబట్టి నేను ఇప్పుడు దీనిని స్వతంత్ర శ్రేణిగా వాఖ్యానించాను కాబట్టి మనము మెరుగుపరచవచ్చు ఇప్పుడు ఎరుపు రంగులో ఉన్న ప్రధాన సమస్య విశ్వసనీయతను మెరుగుపరచడం కాబట్టి ప్రధానమైన ఆలోచన ఏమిటంటే బహుళ కాపీలు ఉన్నాయి కాబట్టి డేటా ఉంటుంది కాబట్టి తార్కికంగా మీకు ఒక డిస్క్ కూడా విఫలం కావాలి

డిస్క్ సహజంగా ఎక్కువ అనవసరమైన నిల్వను కలిగి ఉన్న ఖర్చుతో మిర్రరింగ్ మీకు అధిక విశ్వసనీయతను ఇస్తుంది విశ్వసనీయతను మెరుగుపరిచే ఇతర పద్ధతుల్లో బిట్కు వ్రాయరు మీరు వాటిని బహుళ డిస్క్లకు వ్రాస్తారు కాబట్టి మీరు 8 డిస్కుల శ్రేణిని తీసుకుంటారు కాబట్టి ప్రతి బైట్ యొక్క I బిట్ ను డిస్కుకు రాయండి కాబట్టి మీరు దానిని చాలా విచిత్రమైన రీతిలో విడదీసే ఆసక్తికరమైన భావన చేసారా కాబట్టి మీకు 8 డిస్కులు ఉన్నాయి మరియు ప్రతి బైట్ కి వెళుతుంది

కాబట్టి వృత్తాకారంగా మొదటి బ్లాక్లోని ఐదు డిస్క్లు ఉంటే మొదటి డిస్క్ డిస్క్ ఒకటి సెకనుకి డిస్క్క రెండు డిస్క్కి ఐదవ డిస్క్ 5 కి 6 వ డిస్క్ 1 కి తిరిగి వెళుతుంది కాబట్టి వేర్వేరు బ్లాక్లకు అభ్యర్థన సమాంతరంగా నడుస్తుంది మరియు వేర్వేరు డిస్క్లో ఉన్నారు మరియు నిర్గమాంశను మెరుగుపరచడానికి అవి ఈ సమాంతరతను సులభంగా ఉపయోగించుకుంటాయి అదే సమయంలో ఇప్పుడు విశ్వసనీయతను మెరుగుపరచండి మీరు విశ్వసనీయతను ఎలా మెరుగుపరుస్తారు విశ్వసనీయతను మెరుగుపరచడానికి మీరు కోడింగ్ భావనను సరిదిద్దడంలో మీకు తెలిసిన ప్రాథమికాన్ని ఉపయోగిస్తున్నారు మీరు బిట్ స్థాయిని ఉపయోగిస్తున్నారు మళ్ళీ రెండు ఎంపికలు ఒకటి మీరు ఒక బిట్ ఇంటర్ లిఫ్ట్ పారిటీ విఫలమైందో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఇతర డిస్క్ నుండి డేటా పొందవచ్చు మరియు లోపం బిట్ను పునర్నిర్మించవచ్చు కాబట్టి మరొకటి సహజంగా పారిటీని ఉపయోగించడం ద్వారా మీరు మంచి విశ్వసనీయతతో అధిక నిర్గమాంశను పొందవచ్చు కాబట్టి ఇది ఇప్పుడు విజయవంతమైన పరిస్థితి మీరు RAID కోసం వెళ్ళినప్పుడు ఈ రోజు అందుబాటులో ఉన్న వివిధ స్థాయిల రీడ్లు ఉన్నాయని మీరు కనుగొంటారు ఇప్పుడు మరియు ఖచ్చితంగా పరిగణించవలసిన కారకాలు ఏమిటంటే నేను వివిధ రకాలైన వ్యయంతో వేర్వేరు RAID అని అర్ధం వైఫల్యం సమయంలో పనితీరు ఏమిటి అంటే వైఫల్యం సమయంలో పనితీరు సాధారణంగా MTTF మరియు పునర్నిర్మించిన సమయంలో పనితీరు డేటా నష్టానికి సగటు సమయం కాబట్టి పునర్నిర్మాణంతో సహా మరియు మొదలైనవి కాబట్టి ఈ కారకాల ఆధారంగా వేర్వేరు రేటు స్థాయిలను డేటా భద్రత ముఖ్యమైనది కానప్పుడు RAID 0 మాత్రమే ఉపయోగించబడుతుంది కాబట్టి RAID స్థాయి 2 మరియు 4 ఎప్పుడూ ఉపయోగించబడవు ఎందుకంటే అవి 3 మరియు 5 స్థాయిలలో ఉపశమనం పొందాయి ఆ మూడువ స్థాయి కూడా ఇకపై ఉపయోగించబడదని మీరు విస్మరించవచ్చు ఎందుకంటే ఇది బిట్స్ స్ట్రిప్పింగ్తో పోల్చితే అది బాగుండదు స్థాయి 5 ఉపయోగాలు మరియు స్థాయి 6 కూడా నిజంగా ఉపయోగించబడతాయి స్థాయి 1 మరియు 5 అన్ని అనువర్తనాలకు తగినంతగా మద్దతు ఇస్తాయి కాబట్టి ముగింపు ఏమిటంటే మీరు RAID స్థాయి 1 ను ఉపయోగిస్తున్నారు లేదా మీరు RAID స్థాయి 5 ను ఉపయోగిస్తున్నారు కాబట్టి RAID స్థాయి 1 RAID 5 కన్నా మంచి పనితీరును ఇస్తుంది కాబట్టి లాగ్ డిస్క్ కోసం వెళతారు కాబట్టి ఇది మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ మీకు 5 స్థాయి ఉంటే మీరు తక్కువ నవీకరణను పొందగలుగుతారు కాని తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టిన డబ్బుతో విశ్వసనీయంగా పెద్ద మొత్తంలో డేటాను నిల్వ చేస్తారు కాబట్టి ఇవి RAID స్థాయిలు చివరకు వేర్వేరు తృతీయ నిల్వలు కాంపాక్ట్ డిస్క్ CD ROM ఉన్నాయి మనందరికీ తెలిసిన DVD రికార్డ్ ఒకసారి సంస్కరణలను రికార్డ్ చేసి ప్రత్యేకంగా వివిధ రకాల పంపిణీ కోసం వీటిని ఉపయోగిస్తుంది నిల్వలు ఉపయోగించబడతాయి మాగ్నెటిక్ టేపులులు చాలా ఖరీదైనవి కాబట్టి అది గుర్తుంచుకోవాలి సంగ్రహంగా చెప్పాలంటే మనము వేర్వేరు భౌతిక నిల్వ మాధ్యమాలను చూశాము కాబట్టి చర్చలోని అన్ని వివరాలతో పాటు ఇక్కడ మనకు కీలకమైన మార్గం తీసుకోవడమే ప్రధానంగా అర్థం చేసుకోవాలి మనకు మెమరీలో కొంత నిర్మాణంలో కలిగి ఉంటుంది మరియు అది పెద్ద నిల్వకు మద్దతు ఇవ్వగలదు ఇది నమ్మదగినది కానీ ఇది ప్రాప్యత చేయడానికి చాలా నెమ్మదిగా ఉంటుంది మరియు అందువల్ల ఇది తెలివైన పద్ధతిలో ఉపయోగించాల్సిన అవసరం ఉంది మరియు ప్రతి డిస్కుకు కొంత యూనిట్ ఉందని మీరు ప్రత్యేకంగా గుర్తించాలి బ్లాక్ కోసం మరింత సరైన భౌతిక నిల్వను రూపొందించడం సులభం అవుతుంది మరియు మీరు శోధన మరియు నవీకరణ యొక్క మొత్తం ప్రక్రియను డేటాబేస్లో మీరు వేగవంతం చేయవచ్చు